ఆపరేషన్స్ ఆన్ లిస్ట్స్ క్రియేట్ ఇన్సర్ట్ డిలీట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లిస్ట్స్ యూజింగ్ లింక్డ్ లిస్ట్స్ ఇప్పుడు నా వద్ద ఉన్న కిరాణా వస్తువులను మనము ఏమి చేస్తాము ఇది మనం చేయగలిగే సరళమైన విషయం కాబట్టి మీరు కిరాణా వస్తువుల లిస్ట్ ని కలిగి ఉన్నప్పుడు మీరు ఏమి చేస్తారు మీరు వాటన్నింటి పేర్లు ఒకచోట చేర్చి ఇవి కిరాణా వస్తువులు అని అనుకోండి మరియు దానిని మీ షాప్ కీపర్కి పంపండి లేదా మీ షాప్ కీపర్కి కాల్ చేసి దయచేసి వాటన్నింటిని డెలివరీ చేయమని చెప్పండి మీరు ADTలో చూసినప్పుడు ఇది 0 లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్ల యొక్క క్రమం నేను నిర్దిష్టంగా ఇచ్చిన ఎలిమెంట్ రకాన్ని కలిగి ఉన్నాను ఇక్కడ నా ఎలిమెంట్ రకం ఏమిటి కిరాణా వస్తువుల యొక్క ఈ ప్రత్యేక ఉదాహరణలో ఇది ఎలిమెంట్ టైప్ లో కిరాణా వస్తువులను కలిగి ఉంది నా దగ్గర ఏమి ఉంది నాకు a1 a2 a3 an ఎలిమెంట్స్ ఉన్నాయి n అనేది సాధారణంగా 0 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది మరియు ai అనేది ఒక నిర్దిష్ట రకం n అనేది నా లిస్ట్ యొక్క పొడవు ఈ ప్రత్యేక ఉదాహరణలో అవి 1 కంటే ఎక్కువ లేదా సమానంగా n అని చెప్పవచ్చు మొదటి ఎలిమెంట్ a1 మరియు చివరి ఎలిమెంట్ an ఇప్పుడు మీరు ADT లిస్ట్లో ఏమి చేయాలనుకుంటున్నారు మీరు ADT లిస్ట్ ను నిర్వచించాలనుకున్నప్పుడు మనము ఏ లిస్ట్ చేస్తాము ఉదాహరణకు నేను సంగీతంపై ఆసక్తి ఉన్న విద్యార్థుల లిస్ట్ ను క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థుల లిస్ట్ ను కలిగి ఉంటాను ఇది ఏ రకమైన లిస్ట్ అయినా కావచ్చు నేను బహుశా ఈ నిర్దిష్ట లిస్ట్ ను కలిగి ఉండాలనుకుంటున్నాను నేను లిస్ట్ లోకి ఎలిమెంట్లను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను నేను లిస్ట్ ముగింపును కనుగొనాలనుకుంటున్నాను ఎందుకంటే నేను అక్కడ ఎంత మంది ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను అకస్మాత్తుగా ఆట ఆడడానికి నేను నమోదు చేసాను మరియు నేను టెన్నిస్ లేదా అలాంటిదే ఆడటానికి నమోదు చేసుకున్నాను అకస్మాత్తుగా నేను టెన్నిస్ ఆడకూడదనుకుంటున్నాను నా రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలనుకుంటున్నాను అప్పుడు నేను లిస్ట్ లో ఒక నిర్దిష్ట ఎలిమెంట్ ని గుర్తించాలనుకుంటున్నాను మరియు x స్థానంలో ఎవరు ఉన్నారో నేను గుర్తించాలనుకుంటున్నాను ఎందుకంటే నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఇది క్రమం లేని లిస్ట్ మరియు హాస్టల్ కోసం నమోదు చేసుకున్న ఈ వ్యక్తులందరూ ఒకచోట చేర్చబోతున్నారని IIT చెబుతోంది అప్పుడు నేను నా పొజిషన్లో ఎవరు నా పొరుగువారో తెలుసుకోవాలనుకుంటున్నాను మరియు నా పొరుగువారు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఇప్పటికే చెప్పినట్టుగా నేను నమోదు రద్దు చేసాను ఆట నుండి లేదా అది ఏమైనా కావచ్చు ఇప్పుడు నేను లిస్ట్ నుండి ఎలిమెంట్ను తొలగిస్తాను తర్వాత ఎవరు మునుపటిది ఎవరు మరియు మొదలైనవాటిని నేను కనుగొంటాను కాబట్టి ఈ అన్ని కార్యకలాపాలు నేను లిస్ట్ లో చేయాలనుకుంటాను మనము లిస్ట్ ఎలా అమలు చేయబడుతుందో కొంచెం తర్వాత చర్చిస్తాము మనం మొదట నిర్వచిస్తున్నది ఏమిటంటే మనము ADT లిస్ట్ ను నిర్వచించాము మరియు ఇది ADT లిస్ట్ కు ఏ కార్యకలాపాలు చేస్తుందో నాకు చెబుతుంది మనము మొదట ఖాళీ లిస్ట్ ను సృష్టిస్తాము ఆపై నిర్దిష్ట స్థానంలో లిస్ట్ లోకి ఇన్సర్ట్ చేసాము అప్పుడు మీరు నిర్దిష్ట స్థానంలో ఉన్న ఎలిమెంట్ల ను తొలగిస్తారు నిర్దిష్ట ఎలిమెంట్ లిస్ట్ లో ఉందో లేదో మీరు గుర్తించవచ్చు మీరు ఎలిమెంట్ యొక్క స్థానం pని తిరిగి పొందవచ్చు p స్థానం యొక్క తదుపరి ఎలిమెంట్ ని కనుగొనండి p స్థానం యొక్క మునుపటి ఎలిమెంట్ మొత్తం లిస్ట్ ను ముద్రించండి మొదటి లిస్ట్ వద్ద ఏమి ఉంది అక్కడ ఏమి కనుగొనండి లిస్ట్ లో మొదటి ఎలిమెంట్ యొక్క స్థానం పొందండి లిస్ట్ లో చివరి ఎలిమెంట్ యొక్క స్థానం పొందండి మరియు మొదలైనవి చేయండి ఇప్పుడు నేను లిస్ట్ ను ఎలా అమలు చేయాలి ఇప్పుడు మనం చేసేది అర్రే లేదా లింక్ లిస్ట్ ను ఉపయోగించి అమలు చేయబడుతుంది ఇవి అందుబాటులో ఉన్న ప్రాథమిక రెండు డేటా స్ట్రక్చర్ లు మనము ఇప్పటికే గత తరగతిలో దాని గురించి మాట్లాడాము అర్రే అనేది ప్రాథమికంగా యాదృచ్ఛిక ప్రాప్యతను ప్రారంభిస్తుంది అయితే మనము ఇప్పటికే లింక్ లిస్ట్ ను మరొక వైపు పునరావృత డేటా స్ట్రక్చర్ అని చెప్పాము మరియు మీరు లిస్ట్ యొక్క హెడ్ నుండి ప్రారంభించాలి మీరు అర్రేని లేదా లింక్ చేయబడిన లిస్ట్ ను ఉపయోగించి లిస్ట్ అమలును చేయవచ్చు కానీ లిస్ట్ లోని కార్యకలాపాలు ఒకేలా ఉన్నాయి వినియోగదారులకు సంబంధించినంతవరకు లిస్ట్ అమలు ఎలా జరుగుతుందో వినియోగదారు విస్మరించారా కాబట్టి ఇది తప్పనిసరిగా ఆలోచన మరియు చివరకు వినియోగదారు ఆందోళనగా అతను లేదా ఆమె ఇన్సర్ట్ చేయడం తొలగింపులు మొదలైనవాటిని మాత్రమే చేయబోతున్నారు దీన్ని ఎలా చేయవచ్చో చూద్దాం మనము ఏమి చేస్తాము ఇది నేను ఇక్కడ చూపించే లిస్ట్ ను అమలు చేయడం కాబట్టి నేను ఏమి చేయాలి నాకు లింక్లిస్ట్ అనే ప్రోగ్రామ్ ఉంది cxx నేను దీన్ని Cలో అమలు చేసాను మరియు నేను ఇక్కడ పునరావృత అమలును కలిగి ఉన్నట్లు గమనించాను మీరు అర్రేని కూడా ఉపయోగించవచ్చు అర్రే సులభం నేను ప్రాథమికంగా ఏమి కలిగి ఉన్నాను అంటే నేను వినియోగదారుకు అందుబాటులో ఉంచుతున్నాను నేను ఈ టైప్డెఫ్ స్థానాన్ని ఇస్తున్నాను ఇది మనం ఇక్కడ కలిగి ఉన్న అమలులో ఇది p P అనేది ఇక్కడ ఉన్న లిస్ట్ లోని స్థానానికి అనుగుణంగా ఉంటుంది p అనేది టైప్డెఫ్ స్థానం అని పిలువబడుతుంది మరియు ముఖ్యంగా వినియోగదారు కూడా స్థానం p వద్ద ఒక ఎలిమెంట్ ని పొందుతారు అది మీరు చూసే విధంగా ఉంటుంది కాబట్టి అతను లేదా ఆమె ఏమి చేస్తున్నారు కాబట్టి మనము ఇక్కడ లింక్ లిస్ట్ ను ఉపయోగించి అమలు చేసానని ప్రైవేట్ నోటీసుని కలిగి ఉన్నాము మరియు ఇది వినియోగదారు నుండి దాచబడింది మరియు ఎందుకంటే ఇది ప్రైవేట్ డేటా టైప్ గా నిర్వచించబడింది నేను ఒక కొత్త లిస్ట్ ను సృష్టించే సదుపాయాన్ని కలిగి ఉన్నాను ఆ తర్వాత స్థానం p వద్ద ఎలిమెంట్ xని ఇన్సర్ట్ చేసే సదుపాయాన్ని కలిగి ఉన్నాను కాబట్టి ఎలిమెంట్ టైప్ అనేది వినియోగదారుని చే పేర్కొనబడుతుంది ఇప్పుడు నేను సాధారణ లిస్ట్ డేటా స్ట్రక్చర్ ని వ్రాస్తున్నాను ఇది అంతర్గతంగా లింక్ లిస్ట్ గా సూచించబడుతుంది ఎలిమెంట్ టైప్ వినియోగదారుచే అందించబడుతుంది ఎందుకంటే వినియోగదారుకు అతను ఏ ఎలిమెంట్ కావాలనుకుంటున్నాడో ఏ ఎలిమెంట్ యొక్క సెట్ను లిస్ట్ లో ఉంచాలనుకుంటున్నాడో తెలుసు ఉదాహరణకు ఇది పుస్తకాల లిస్ట్ కావచ్చు ఇది ప్లేట్ల లిస్ట్ కావచ్చు ఇది కిరాణా వస్తువుల లిస్ట్ కావచ్చు ఇది విద్యార్థుల లిస్ట్ కావచ్చు అది ఏదైనా కావచ్చు ఆ సమాచారం వినియోగదారు నిర్వచించిన ఈ ఎలిమెంట్ రకం నుండి వస్తుంది అప్పుడు అతను లేదా ఆమె ఏమి చేస్తారు అనేది తప్పనిసరిగా మనకు ఇక్కడ ఒక అమలు ఉంటుంది నేను నా సౌలభ్యం కోసం సృష్టించాను నేను లిస్ట్ లో ఒక ఖాళీ నోడ్ని సృష్టించాను ఇది నేను చేస్తాను నా ఖాళీ లిస్ట్ ఉదాహరణకు నల్ ఒకే ఎలిమెంట్ తో లిస్ట్ ను సృష్టిస్తుంది ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంది మరియు అది తదుపరి దానిని సూచిస్తుంది నేను ఆ కారకం కోసం నకిలీ హెడర్ని తయారు చేస్తాను నేను ఇన్సర్ట్ చేస్తున్నపుడు నేను ఎల్లప్పుడూ లిస్ట్ చివరలో ఇన్సర్ట్ చేసాను నేను ఇక్కడ ఏమి చేస్తున్నాను నేను దానిని p స్థానం వద్ద ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను నేను p పాయింటర్ నెక్స్ట్ వద్ద ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను ఇది వినియోగదారుకు మళ్లీ తెలియదు కాబట్టి వినియోగదారు p వద్ద ఒక ఎలిమెంట్ కోసం నన్ను అడిగినప్పుడు నేను p పాయింటర్ నెక్స్ట్ వద్ద ఉన్న ఎలిమెంట్ ని తదుపరిదానికి తిరిగి ఇస్తాను ఇది అన్నింటికి సంబంధించిన అంశం అదేవిధంగా నేను తొలగింపుడిలీట్ చేస్తున్నప్పుడు నేను ఈ డమ్మీ నోడ్ని ఎందుకు చేసాను ఎందుకంటే తొలగింపు చాలా సులభం అవుతుంది p పాయింటర్ నెక్స్ట్ అనేది p పాయింటర్ నెక్స్ట్ నెక్స్ట్ అవుతుంది మరియు అది ఏదైనా కావచ్చు మరియు తిరిగి మీకు అందిస్తుంది దయచేసి దీన్ని గమనించండి ఇక్కడ పాటించండి మనము స్థానం లిస్ట్ స్థానం లిస్ట్ ముగింపు చేస్తాము కాబట్టి వినియోగదారులకు సంబంధించినంతవరకు అతనికి లేదా ఆమెకు ఆ స్థానం పాయింటర్గా ఉందా లేదా పునరావృత లిస్ట్ కు ఉందా లేదా అది అర్రేలోని సూచికగా ఉందా అనేది తెలియదు ఎందుకంటే మనము నిర్వచనంలోనే టైప్డెఫ్ని చేసాము ఈ భాగానికి తిరిగి వెళితే నేను ఇక్కడ ఎలా చేశాను మనము ఇక్కడ టైప్డెఫ్ చేసాము మరియు వినియోగదారు తన అన్ని ప్రోగ్రామ్లలో వినియోగదారు స్థానాన్ని ఉపయోగిస్తాము కాబట్టి నేను ఉంచినంత కాలం నేను స్థానం యొక్క అంతర్గత ప్రాతినిధ్యాన్ని మార్చగలను ఇక్కడ అది పాయింటర్ను సూచిస్తోంది ఇది 0 కావచ్చు ఉదాహరణకు అర్రేలోని మొదటి ఎలిమెంట్ లోని 0వ ఎలిమెంట్ యొక్క సూచికకు అనుగుణంగా ఉంటుంది ఇది కూడా ఆ విధంగా చేయవచ్చు కానీ నేను వినియోగదారుకు ఇప్పుడే చెప్పాను లింక్ లిస్ట్ ఆపరేషన్ ఉపయోగించవచ్చు ఇది డిలీట్ ఆపరేషన్ను చూపుతుంది మరియు ఇది ఇన్సర్ట్ ఆపరేషన్ను చూపుతుంది ప్రాథమికంగా మనం ఇక్కడ ఏమి చేస్తున్నాము అంటే మనము తప్పనిసరిగా ఇక్కడ కొత్త ఎలిమెంట్ ని సృష్టిస్తున్నాము దీన్ని ఇన్సర్ట్ చేసి ఆపై ఈ పాయింటర్ను తాత్కాలిక వేరియబుల్లో నిల్వ చేసి ఆపై దాన్ని తిరిగి ఉంచుతాం కాబట్టి మీరు ఇక్కడ ఎలా కనుగొనాలో మరియు మనము ఏమి చేస్తున్నామో మీరు గమనించినట్లయితే ఇక్కడ ముగింపుని చూద్దాం ఇది ఒక ఆసక్తికరమైన ఫంక్షన్ ఉదాహరణకు మనము నిరంతరంగా ఉన్నదని గమనించిన ఎలిమెంట్ను అందిస్తుంది p → next NULLకి సమానం కాదు కాబట్టి ఇది లిస్ట్ చివరిలో నల్ ని సూచిస్తుంది దీనికి ప్రాథమిక కారణం ఏమిటంటే నేను ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు లిస్ట్ చివరలో నేను చాలా సులభంగా కీని ఇన్సర్ట్ చేయగలను నిర్దిష్ట లిస్ట్ లో p పాయింటర్ నెక్స్ట్ అనేది NULL కాబట్టి ఇది లిస్ట్ మరియు నేను మీకు ఆపరేషన్ల సమితిని అందించాలనుకుంటున్నాను నేను ఇక్కడ చిత్రాన్ని ఇస్తున్నాను ఇప్పుడు మీరు చేయగలిగే లిస్ట్ యొక్క అప్లికేషన్లలో ఒకటి నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను నేను దానిని ఇక్కడ ఉంచాను మనము ఇలా చేయవచ్చు మీరు లిస్ట్ ను సృష్టించవచ్చు నేను చేయాలనుకుంటున్న సెట్లు నా దగ్గర ఉన్నాయి s1 యూనియన్ s2 s1 ఇంటర్సెక్షన్ s2 s1 మైనస్ s2 ఇవన్నీ లిస్ట్ లు ఉపయోగించి అమలు చేయవచ్చు నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను నేను ఏమి చేస్తాను నేను ఎలిమెంట్ల లిస్ట్ ను క్రియేట్ చేస్తాను s1 కింది ఎలిమెంట్ల తో రూపొందించబడిందని చెప్పండి 4 3 2 7 మరియు 6 అనేది నా వద్ద ఉన్నదే మరియు s2 అనేది 3 2 8 మరియు 10తో రూపొందించబడిందని అనుకుందాం కాబట్టి నేను ఏమి చేయగలను మీరు ఇక్కడ గుర్తుంచుకుంటే నేను దీనికే తిరిగి వెళ్తానని చెప్పాను s1 కామా s2 లిస్ట్లని నేను చెబుతాను అప్పుడు నేను ఏమి చేస్తాను నేను ఈ ఇన్పుట్ని ఎక్కడి నుండైనా చదువుతున్నాను మరియు n1 కంటే తక్కువ లేదా సమానం అయితే నేను s2 డాట్ నల్ గా చేస్తాను ఇది రెండు ఖాళీ లిస్ట్ లను సృష్టిస్తుంది అప్పుడు నేనేం చేస్తాను మరియు n1 అనేది ఎలిమెంట్ల సంఖ్య అని చెప్పండి మరియు నేను ఈ ఎలిమెంట్లన్నీ అర్రే లో పొందాను అప్పుడు నేను 1 నుండి n1 ఎలిమెంట్ల యొక్క అర్రేని కలిగి ఉన్నాను మరియు నేను లిస్ట్ లలోకి ఇన్సర్ట్ 1 నుండి n2 వరకు ఎలిమెంట్ల అర్రే bని కలిగి ఉన్నాను కాబట్టి నేను ఏమి చేస్తాను అంటే నేను ఇప్పుడు s1 డాట్ ఇన్సర్ట్ అంటాను నేను ఇక్కడ చెబుతాను s1 డాట్ ఎండ్ ఎందుకంటే లిస్ట్ ముగింపు కామా a i i i ప్లస్ 1 ఎండ్ వైల్ కాబట్టి ఇది అదే నేను s2 కోసం చేస్తాను మళ్లీ వైల్ i 1 అని చెబుతాను i n2 s1 డాట్ ఇన్సర్ట్ s1 డాట్ ఎండ్ చేయండి b i వద్ద ఇన్సర్ట్ చేసాను i i ప్లస్ 1కి సమానం ఇప్పుడు మనం ఏమి చేసాము మనము రెండు లిస్ట్ లను సృష్టించాము ఈ s2ని ఇక్కడ పిలుస్తాము s1 మరియు s2 లను మనము లిస్ట్ లో చేర్చాము ఇప్పుడు తరువాత మనం ఏమి చేయాలనుకుంటున్నాము మనము యూనియన్ను కనుగొనాలనుకుంటున్నాము యూనియన్ అంటే ఏమిటి నేను ఈ రెండు సెట్ల యూనియన్ ను చూడాలి ఒక సెట్ ఎల్లప్పుడూ ప్రత్యేక సంఖ్యలో ఎలిమెంట్ల తో రూపొందించబడింది కాబట్టి ఇప్పుడు నేను s1 యూనియన్ s2ని చూస్తున్నాను ఇప్పుడు మనకు ఏమి కావాలి s1 యూనియన్ s2 ఎలిమెంట్ల తో రూపొందించబడాలి ఇప్పుడు మనం ఏమి చేయాలి ఇది 4 3 2 7 8 6 10ని కలిగి ఉండాలి నేను దీన్ని ఇక్కడ క్రమం చేయకుండా ఉంచుతున్నాను కాబట్టి దీని అర్థం ఏమిటి ఇది ప్రత్యేకమైన ఎలిమెంట్ లను మాత్రమే కలిగి ఉండాలి అది సెట్ యొక్క నిర్వచనం కాబట్టి మనం ఏమి చేయగలము సెట్ s2లోని ఎలిమెంట్ లు ఎక్కడ ఉన్నాయో మరియు లిస్ట్ చివరి వరకు మనకు తెలిసినప్పుడు మనము సెట్ s1తో ప్రారంభించవచ్చు వాటన్నింటిని తీసుకోండి s1 చివరిలో ఇన్సర్ట్ చేయండి కాబట్టి నేను ఇప్పుడు ఏమి చేస్తాను అంటే నేను దాని కంటే తక్కువ లేదా సమానం అయితే నేను దీన్ని ఇప్పటికే ఇక్కడ చేసాను కాబట్టి నేను i 1తో మరియు i n2 తో ప్రారంభించగలను నేను ఏమి చేయబోతున్నాను నేను s2 డాట్ రిట్రీవ్డ్ అని చెప్పబోతున్నాను నేను మొదట ఏమి చేస్తాను p అనేది s2 డాట్ ఫస్ట్ యొక్క మొదటి ఎలిమెంట్ మొదటి ఎలిమెంట్ అవసరం ఉపయోగించండి మరియు ఏమి చేయాలి మనము ఇక్కడ వెలుపల ఉంచాము p అనేది s2 డాట్ ఫస్ట్ కి సమానం అప్పుడు నేను అక్కడ ఉన్న దానిని తిరిగి పొందుతాను మరియు మనము s1 లోకి ఇన్సర్ట్ చేస్తాము s1 డాట్ ఇన్సర్ట్ s1 డాట్ ఎండ్ కామా s2 డాట్ రిట్రీవ్ స్థానం p దీనికి అర్ధం ఏమిటి నేను s2 నుండి లిస్ట్ s1 చివరి వరకు p స్థానం వద్ద ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేస్తున్నాను కాబట్టి నేను దీన్ని చేస్తాను కాబట్టి ఇప్పుడు నేను ఏమి చేస్తాను నేను అప్డేట్ p అని చెబుతాను p s2 డాట్ నెక్స్ట్ ఆఫ్ p మళ్ళీ తదుపరి స్థానం పొందండి నేను దీన్ని చేస్తాను కాబట్టి ఇది పూర్తయింది కాబట్టి ఇది ఇప్పుడు ఏమి చేస్తుంది ప్రాథమికంగా ఇది నాకు 4 3 2 7 6 3 2 8 మరియు 10 కలిగి ఉన్న కొత్త లిస్ట్ ను ఇస్తుంది కాబట్టి స్పష్టంగా సెట్ యొక్క నిర్వచనం సంతృప్తి చెందలేదు ఇక్కడ అన్ని అంశాలు ప్రత్యేకంగా ఉండాలి తరువాత నేను ఏమి చేయగలను అంటే నా వద్ద ఉన్న ఈ కొత్త లిస్ట్ ను నేను సెట్ చేయగలను నేను లిస్ట్ ను ఆర్గ్యుమెంట్ గా తీసుకునే మరొక ఫంక్షన్ ని ప్రయత్నించగలను లిస్ట్ లు నకిలీల ఆవిష్కరణను నియంత్రిస్తుంది అని చెప్పగలను నేను దాని కోసం ఒక ప్రత్యేక ఫంక్షన్ వ్రాయగలను దాని అర్థం ఏమిటి నేను ఈ లిస్ట్ ను ఇక్కడ తీసుకున్నాను ఇక్కడ మొత్తం లిస్ట్ ఎలిమెంట్ కనుగొనబడిందో లేదో చూడండి ఆ ఎలిమెంట్ కనుగొనబడితే నేను ఆ ఎలిమెంట్ ని తొలగిస్తాను ఈ లిస్ట్ లో నకిలీలు ఉంటే నేను దానిని తొలగిస్తూనే ఉంటాను నేను ఈ స్థానంతో ఆపివేసినప్పటికీ మొదటి ఎలిమెంట్ తో ప్రారంభించి ఆపై మొత్తం లిస్ట్ ను పరిశీలించవచ్చు నేను లిస్ట్ చివరకి వెళ్లగలను ఆ ఎలిమెంట్ మనం పునరావృతం చేయబడిందా అని చూడవచ్చు అది పునరావృతమైతే నకిలీని పునరావృతం చేయవచ్చు ఆపై తదుపరి ఎలిమెంట్ మరియు మొదలైన వాటికి వెళ్లవచ్చు కాబట్టి మీరు దీన్ని చేయవచ్చు లిస్ట్ అంటే ఏమిటి అది ఆసక్తికరంగా ఉంటుంది నేను వ్రాసిన కోడ్ యొక్క ప్రత్యేక విభాగాన్ని ఇక్కడ చూడాలనుకుంటున్నాను లిస్ట్ అమలు ఏమిటో తెలియదు ఇది అర్రే అమలు కావచ్చు ఇది లింక్ లిస్ట్ అమలు కావచ్చు a మరియు b అందించబడిన అర్రేలు వినియోగదారులు వాటిలో ఎలిమెంట్ రకం కి చెందిన డేటాను అందించారు మరియు మనము ఉపయోగించాము చివరలో ఇన్సర్ట్ ని ఉపయోగించాను కాబట్టి అబ్స్ట్రా డేటా రకాల గురించి ఇది చాలా ముఖ్యమైన ప్రమాణం ఇక్కడ మనము కార్యకలాపాలను మాత్రమే ఉపయోగిస్తాము మనకు పూర్ణాంకం ఉన్నట్లే మీరు ఇక్కడ ఏమి చేసారు s1 s2 అనేది లిస్ట్ అని పిలువబడే ఒక అబ్స్ట్రాక్ట్ డేటా రకానికి అనుగుణంగా ఉంటుంది ఇప్పుడు మనం ఏమి చేస్తున్నాము మనము ఎలిమెంట్ల ను లిస్ట్ లోకి ఇన్సర్ట్ చేయాలి ఎలిమెంట్లు ఎక్కడ నుండి వస్తున్నాయి వినియోగదారు నిర్వచించిన అర్రే నుండి ఎలిమెంట్లు వస్తున్నాయి అతను దీన్ని ఎలా చేస్తున్నాడు అతను లేదా ఆమె స్వయంగా దీన్ని ఉపయోగించారు కాబట్టి ఇది ఏమి ఇన్సర్ట్ చేస్తోంది లిస్ట్ చివరిలో దీన్ని ఇన్సర్ట్ చేయండి మనము ఇబ్బంది పడము ఎందుకంటే ప్రారంభంలో ఏమి జరగబోతోంది ఖాళీ లిస్ట్ ను సృష్టించవచ్చు అక్కడ అది ఖాళీ లిస్ట్ ను సృష్టిస్తుంది ముగింపు పాయింట్ ఎక్కడ ఉంది నా అమలులో మొదటి డమ్మీ ఎలిమెంట్కి ముగింపు పాయింట్లు కలిగి ఉన్నాను అని నేను చెప్తున్నాను లిస్ట్ ముగింపులో ఈ ఎలిమెంట్ లను జోడించడం కొనసాగించవచ్చు అది అదే చేస్తుంది అదేవిధంగా మరొక లిస్ట్ సృష్టించబడింది మరియు మీరు దీన్ని చేసారు అప్పుడు మనం ఏమి చేసినా యూనియన్ను ఏర్పరచడానికి మనము మొదట s2 యొక్క ఎలిమెంట్ల ను s1 చివర వద్ద ఉంచుతాము కాబట్టి ఇది యూనియన్ను ఏర్పరుస్తుంది కానీ సమస్యలు దీనికి ప్రత్యేకమైనవి కాకపోవచ్చు అప్పుడు నేను ఏమి నేను యూనీక్ అనే ప్రత్యేక ఫంక్షన్ను వ్రాస్తాను అది నకిలీలను తొలగిస్తుంది నేను పర్జ్ ఎలా చేయాలి నేను మొదటి ఎలిమెంట్ తో ప్రారంభిస్తాను మొదటి ఎలిమెంట్ ముగింపు ఏమిటో తనిఖీ చేసి మిగిలిన లిస్ట్ లోని నిర్దిష్ట ఎలిమెంట్ ని మీరు గుర్తించగలిరేమో చూడండి నేను మిగిలిన లిస్ట్ లోని ఎలిమెంట్ ని గుర్తించడం మరచిపోయినప్పుడు అది ఇప్పటికే ఉన్నట్లయితే నేను ఆ ఎలిమెంట్ ని నిర్దిష్ట స్థానంలో తొలగిస్తాను నేను తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అబ్స్ట్రాక్ట్ డేటా రకం లిస్ట్ యొక్క అమలు ఏమిటి కాబట్టి మీరు తిరిగి వెళ్లి ఇతర కార్యకలాపాలను ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను ప్రత్యేకించి ఈ పర్జ్ అమలును నేను మీకు అందించలేదు మీరు దీని గురించి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను నేను యూనియన్ గురించి మాట్లాడాను మీరు సెట్లలో కాంప్లిమెంట్ మరియు ఇంటర్సెక్షన్ గురించి ఆలోచించడం నాకు ఇష్టం అయితే సెట్ లిస్ట్ ను ఉపయోగించి సూచించబడుతుంది మీరు లిస్ట్ లోని ఎలిమెంట్ల ను ఆర్డర్ చేయడానికి లిస్ట్ కార్యకలాపాలను మాత్రమే ఎలా ఉపయోగించవచ్చో మీరు ఆలోచించాలని నేను ఇష్టపడుతున్నాను మీరు లిస్ట్ లోని ఎలిమెంట్ల ను ఆర్డర్ చేసినప్పుడు సరిపోల్చడానికి నాకు ఏదైనా అవసరం ఎందుకంటే ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టడం వంటివి దీనిలో పూర్ణాంకం లేదా వాస్తవ సంఖ్యలు అయితే నేను దీన్ని చేయగలను ఇది వ్యక్తుల పేర్లు అని అనుకుందాం మీరు వాటిని ఎలా ఆర్డర్ చేయాలనుకుంటున్నారు కాబట్టి పోలిక ఆపరేషన్ లిస్ట్ అమలు వెలుపల మళ్లీ అందించబడుతుంది మరియు ఇక్కడ మాదిరిగానే మనము పోలిక చేస్తున్న ఎలిమెంట్ ని గుర్తించడానికి పోలిక వినియోగదారుల చే అందించబడుతుంది కాబట్టి ఈ లిస్ట్ ADTతో ఇంతటితో ముగిస్తున్నాను తర్వాత మనం స్టాక్లు మరియు క్యూలను పరిశీలిస్తాము